తిరిగి స్వాగతం మీరు కవర్ స్లిప్లను ఎలా ప్రాసెస్ చేయవచ్చు అనే దాని గురించి మేము మాట్లాడుతున్నాము ఇది చాలా గమ్మత్తైన విషయం ఎందుకంటే చాలా కవర్ స్లిప్స్ సరఫరాదారులు మీకు చాలా మంచి నాణ్యమైన గాజు మరియు ఈ రకమైన అన్ని విషయాలు తెలుసని క్లెయిమ్ చేస్తారు అయితే ఇన్నేళ్లుగా నేను గ్రహించిన విషయం ఏమిటంటే మీరు ప్లాస్మా క్లీనింగ్ చేయవచ్చు యాసిడ్ క్లీనింగ్ చేయవచ్చు కాబట్టి ప్లాస్మా క్లీనింగ్ మీకు ప్లాస్మా సెటప్ అవసరం కానీ మీరు ప్లాస్మా క్లీనింగ్ చేసే ముందు కూడా మీరు బాక్స్ను స్వీకరించినప్పుడల్లా బ్యాచ్ నంబర్ని ఎక్కడైనా వ్రాసి పొందడం మంచిది కాబట్టి మీరు మీ రిజిస్టర్లో ఒక ట్రాక్ని కలిగి ఉన్నారని ఆపై మీరు చేయవలసిన మొదటి పని వాటిని సబ్బు నీటిలో చిన్న మొత్తంలో సబ్బులో వేయాలి నేను దానిని మీ తెలివితేటలకు లేదా మీ తీర్పుకు వదిలివేస్తాను మరియు చిన్న చిన్న సబ్బు ద్రావణం లో వాటిని నానబెట్టండి మరియు వీలైతే మీరు మాగ్నెటిక్ స్టిరర్ని ఉపయోగించి దాన్ని తిప్పగలిగితే సబ్బు గాజు ఉపరితలం అంతటా ఉంటుందని మీకు తెలుసు మీరు సబ్బు ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానిని కడగాలి 5 6 గంటలు లేదా రాత్రిపూట సబ్బు ట్రీట్మెంట్ కావచ్చు లేదా మీకు అలా అనిపిస్తే మీరు వాటిని తగ్గించడం మాకు తెలుసు మీరు వాటిని మొత్తం పెట్టెలో తీసుకోండి తద్వారా మీరు ఉపయోగించవచ్చు అది కొంత కాల వ్యవధిలో తదుపరి విషయం ఏమిటంటే ఉపరితలంపై కొద్దిగా చెక్కడం మంచిది దానిని పిరాన్హా ద్రావణంలో గాఢత HNO 3 మరియు హైడ్రోజన్ ఫ్లోరైడ్ HFలో ఉంచడం ద్వారా చేయవచ్చు ఉపరితలం కొద్దిగా కఠినమైనది మరియు ఇక్కడ లేదా ఇక్కడ నుండి ప్రారంభమయ్యే కవర్ స్లిప్ యొక్క ఉపరితలం యొక్క ఈ కరుకుదనం ప్రోటీన్లను గ్రహించడం గురించి మనం ఎప్పుడు మాట్లాడతామో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకసారి ఉపరితలాన్ని యచింగ్ చేసిన తర్వాత సోప్ వాష్ తర్వాత మరియు కడిగిన తర్వాత నీటిని తీసివేయాలి మరియు అందులో పిరాన్హా లేదా HF ద్రావణాన్ని ఉంచండి ఎందుకంటే ఈ రెండూ నిజంగా స్ప్లాష్ అయినందున మీరు గాయపడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సరైన జాగ్రత్తలు తీసుకోండి సరైన గ్లోవ్స్ తీసుకోండి నాకు మాస్క్ అవసరం ఆపై ఇలాంటి పనులు చేయండి ఎందుకంటే సాధారణ జీవశాస్త్ర ల్యాబ్లో మీరు రెగ్యులర్ గా కెమిస్ట్రీ చేయని వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు ఈ విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు సింక్కు చాలా దగ్గరగా చేయడానికి ప్రయత్నించండి స్ప్లాష్ యాసిడ్ స్ప్లాష్ ఉన్నప్పటికీ మీకు తెలిసిన వెంటనే మీరు ఆ బహిర్గతమైన శరీర భాగాన్ని ఉంచండి మరియు శరీర భాగాలను బహిర్గతం చేయకుండా ప్రయత్నించండి ఒకసారి మీరు నైట్రిక్ యాసిడ్ లేదా హైడ్రోజన్ ఫ్లోరైడ్ను సిస్టమ్లో ఉంచినట్లయితే మీరు స్విర్ల్ చేయగలిగితే దాన్ని వదిలివేయండి అది మంచి ఆలోచన కానీ మళ్లీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు దానిని 6 7 8 గంటలు లేదా మళ్లీ రాత్రిపూట లేదా సగం రోజు వరకు వదిలివేయండి అప్పుడు యాసిడ్ లేదా హైడ్రోజన్ ఫ్లోరైడ్ ద్రావణాన్ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వడకట్టండి మరియు దానిని తీసివేయడం గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఈ రకమైన పరిష్కారాలను తీసివేసేటప్పుడు మీరు ఒక సెటప్ను కలిగి ఉండాలి ఎందుకంటే మీరు సింక్ ద్వారా అలాంటి వాటిని తీసివేయలేరు ఒక జెర్రీకాన్ లేదా మీరు దానిని సేకరించే చోట ఏదైనా ఉండాలి ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున చేస్తున్నట్లయితే నీటి పైపులో అలాంటి వాటిని హరించడం నిజంగా చుట్టుపక్కల నీటి పట్టికను కలుషితం చేస్తుంది కాబట్టి ఈ ప్రాథమిక బొటనవేలు నియమాలను జాగ్రత్తగా అనుసరించండి ఆపై మళ్లీ నీటిలో నీటిలో కడగాలి మరియు ఈ శుభ్రపరచడం చాలా క్లిష్టమైనది ఈ క్లీనింగ్ చాలా క్షుణ్ణంగా చేయవలసి ఉంటుంది ముందుగా గ్లోవ్స్పై చాలాసార్లు కడిగి ఆపై గ్లోవ్స్ ధరించండి ఆపై నెమ్మదిగా మీకు తెలిసినట్లుగా మీకు తెలిసిన నీటిని నిజంగా ప్రదేశమంతా తిప్పడానికి అనుమతించండి కాబట్టి యాసిడ్ యొక్క చివరి ట్రేస్ తొలగించబడుతుంది మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత ఉత్తమమైన ఆలోచన 100 శాతం ఆల్కహాల్ డ్రెయిన్ మొత్తం నీటిలో 100 శాతం ఆల్కహాల్ ఉంచండి కాబట్టి మీరు ఏమి చేసారు కాబట్టి మీరు ఎచింగ్ చేసారు మరియు చెక్కిన తర్వాత ఇది గ్లాస్ కవర్ ఉపరితలాల చెక్కడం ఆపై మీరు చెక్కిన తర్వాత దాన్ని చెక్కారు ఇప్పుడు మీరు నీటితో కడుగుతున్నారు నీటితో పూర్తిగా కడుక్కోవాలి ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక బీకర్లో కవర్ స్లిప్లను కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు 100 శాతం ఆల్కహాల్ను పోస్తారు మరియు ఈ ద్రావణంలో మీరు కేవలం పారాఫిన్ పదార్థాన్ని ఉంచండి దానిని నిల్వ చేయవచ్చు సాధారణంగా నేను వాటిని ఎక్కడో ఒక మూలలో 4 డిగ్రీల సెంటీగ్రేడ్లో నిల్వ ఉంచాను ఈ రోజు మీకు మీ పని కోసం 6 కవర్ స్లిప్లు అవసరమని అనుకుందాం కాబట్టి నేను దీన్ని ఉపయోగించిన విధానం నా అనుభవం నుండి నేను మీకు చెబుతున్నాను మరియు పాత పాఠశాలలో చాలా మంది దీన్ని ఎలా చేస్తారు మరియు ఇది చేస్తారు కాబట్టి బన్సెన్ బర్నర్ లేదా స్పిరిట్ ల్యాంప్ తీసుకోండి నేను దానిని ఏదైనా స్పిరిట్ ల్యాంప్తో గీస్తున్నాను ఇప్పుడు ఫోర్సెప్స్ని ఉపయోగించి ఒక కవర్ స్లిప్ని బయటకు లాగండి మరియు ఇక్కడ మీకు కవర్లిప్ ఉంది మరియు మీరు దానిని చాలా సున్నితంగా పట్టుకోండి మరియు దీన్ని చాలా జాగ్రత్తగా చేయండి మీరు మీ చేతిని కాల్చివేయవచ్చు మరియు అది మంటను తాకదు కాబట్టి నిజంగా మీరు దానిని ఇక్కడ ఇలా పట్టుకున్నట్లుగా ఉంటుంది మరియు మీరు తేలికపాటి మంటలను ప్రదర్శిస్తున్నారు మీరు మంటను ఒకసారి ఆ తేలికపాటి మంటతో మీరు చాలా ఆసక్తికరంగా ఏదైనా గమనించవచ్చు తేలికపాటి కార్బన్ నిక్షేపణ కొంచెం ఉండవచ్చు అని మీరు కనుగొనవచ్చు కొద్దిగా చాలా తేలికపాటి నలుపు రంగులో ఉంది వాస్తవానికి మంచిది అని చింతించకండి మళ్ళీ ఇది అనుభవం నుండి వస్తున్నందున ఇది పాఠ్యపుస్తకాలు మీకు చెప్పబోతున్నది కాదు ఇది స్పిరిట్ ల్యాంప్లో వెలిగించడం వల్ల తేలికపాటి కార్బన్ పొర ఏర్పడుతుంది మరియు ఎల్లప్పుడూ స్పిరిట్ ల్యాంప్లో చేస్తే మంచిదని ఇవ్వబడుతుంది చాలా చక్కగా ఒకసారి మరియు మీరు లామినార్ ఫ్లో హుడ్ లోపల ప్రతిదీ చేస్తున్నారు కాబట్టి మీరు మళ్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కదులుతున్న గాలి ప్రవాహం ఉంది చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఫ్లేమింగ్ని చేసిన తర్వాత మీరు నల్లబడటం గురించి కొంచెం తెలుసుకుంటారు మరియు మీరు దానిని శుభ్రమైన 15 మిమీ డిష్లో ఉంచవచ్చు ఇది ఇప్పుడు ఎలాంటి పూత లేదా దేనికైనా సిద్ధంగా ఉంది మరియు మీరు కార్బన్ పూతతో ఉన్న వైపు ఉన్న చోట ఆ వైపును పైభాగంలో ఉంచడానికి ప్రయత్నించండి కాబట్టి ఇది ఉపరితలంపై కార్బన్ పూతతో కూడిన ఉపరితలం మీరు ప్రొటీన్లు లేదా ఏదైనా ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్ని కలిగి ఉండేలా పైభాగంలో ఉన్న ఉపరితలంపై మీరు జమ చేయాలనుకుంటున్న ECM వస్తువులన్నింటినీ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు ఇది ఎలా పని చేస్తుంది మీకు అనేక విషయాలు చెప్పే వ్యక్తులు ఉన్నారు మరియు గ్లాస్ కవర్ స్లిప్లతో మరొకటి నివారించేందుకు ప్రయత్నించండి ఇది నేను ఇప్పుడే పెడుతున్నాను ఆటోక్లేవ్ చేయవద్దు ఎప్పుడూ ఆటోక్లేవ్ చేయవద్దు గ్లాస్ కవర్ స్లిప్లు చేయవు ఎందుకంటే ఇది అధిక పీడనం మరియు తేమ కారణంగా ఆస్తిని మారుస్తుంది మరియు కొన్నిసార్లు అది గ్లాస్ లక్షణాలను మారుస్తుంది విజువలైజేషన్ సమస్యగా మారే ఆప్టికల్ ప్రాపర్టీలు మరియు ఇది విషయాలను తీవ్రంగా మారుస్తుంది కాబట్టి దయచేసి గ్లాస్ కవర్ స్లిప్లను ఆటోక్లేవ్ చేయడాన్ని నివారించండి మీరు ఈ గ్లాస్ కవర్ స్లిప్లను సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు వాటిని వివిధ రకాల ప్రొటీన్లతో పూయడం మంచిది దీనిలో మేము మీ గురించి మాట్లాడిన వాటిలో లామినిన్ ఆర్నిథైన్ వాస్తవానికి ఆర్నిథైన్ లామినిన్ను కలిగి ఉంది ఎందుకంటే మీరు ఆర్నిథైన్ను మొదట లామినిన్తో ఉంచారు మీరు కొల్లాజెన్ కలిగి ఉంటే మీకు సింథటిక్ సబ్స్ట్రేట్ అయిన పాలీ డి లైసిన్ ఉంది కాబట్టి ఈ 2 సహజమైనవి మరియు ఇది సింథటిక్ ఉపరితలం ఇప్పుడు ఈ దశలో మీ ల్యాబ్కు మంచి నాణ్యమైన కొల్లాజెన్ని సమంజసంగా సరఫరా చేయలేదనుకోండి దాని గురించి మాట్లాడటానికి నేను కొంచెం పక్కదారి పట్టాను ఎలుక తోక పద్ధతులు ఎలుక తోక కొల్లాజెన్ అని పిలువబడే చాలా సెల్ కల్చర్ ల్యాబ్ ద్వారా కొల్లాజెన్ను వేరుచేయడానికి చాలా సులభమైన మార్గం ఉంది కాబట్టి అది జరుగుతున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది కుడివైపు త్యాగం చేస్తున్న RATలు ఉన్నాయి RAT యొక్క ఆ తోకను మీరు ఏమి చేస్తారు కాబట్టి మేము RAT యొక్క ఈ కుడి తోక వంటిది చేస్తాము ఇప్పుడు మీరు హెమోస్టాట్ రకమైన క్లిప్పర్లను తీసుకుంటారు మీరు క్లిప్పర్లను అటాచ్ చేసిన క్లిప్పర్స్ వంటి 2 రకాలు ఉన్నాయి మరియు మీరు చేసేది రివర్స్ డైరెక్షన్లో ట్విస్ట్ చేయడం ప్రారంభించండి మీరు దానిని ట్విస్ట్ చేసినప్పుడు మీరు RAT తోక నుండి ఈ తెలుపు రంగు థ్రెడ్లను పొందుతారని మీరు గ్రహిస్తారు అవి బయటకు వస్తాయి మరియు సహేతుకంగా మందంగా ఉంటాయి కానీ మీకు తెలుసు మరియు మీరు ఆ థ్రెడ్లను ఈ వైట్ కలర్ థ్రెడ్ల వంటి వాటిని సేకరించడం ప్రారంభిస్తారు ఈ థ్రెడ్లు అధిక నాణ్యత గల కొల్లాజెన్గా ఉంటాయి అప్పుడు మీరు దానిని ఇతర సేంద్రీయ ద్రావకాలలో కరిగించవలసి ఉంటుంది వివిధ సేంద్రీయ ద్రావకాలు ఉన్నాయి మరియు వివిధ ప్రోటోకాల్లు ఇవ్వబడ్డాయి మరియు మీరు వాటిని రద్దు చేసిన తర్వాత మీరు అడుగుతున్న భిన్నాన్ని పొందడానికి మీరు దానిని ఒక కాలమ్ ద్వారా అమలు చేయాలి మరియు తర్వాత మీరు HPLC శుద్ధి లేదా మీరు ఎంత స్వచ్ఛంగా కోరుకుంటున్నారో బట్టి ఏదైనా చేయవచ్చు కానీ ఇది చాలా సరళమైన వాటిలో ఒకటి మీ ల్యాబ్లో సప్లై లేకుంటే లేదా మీరు వెంటనే అయిపోతుంటే లేదా కావాలంటే మీరు కొల్లాజెన్ని పొందగల మార్గాలు కాబట్టి మీరు ఇప్పుడు మీ జంతు సముదాయానికి వెళ్లండి ప్రతి ఒక్కరూ ఎలుకలు లేదా ఎలుకలు లేదా మరేదైనా ఉపయోగిస్తున్నందున మీరు ఎలుకలను బలి ఇస్తున్నారా అని వారిని అడగండి కానీ ఎక్కువగా ఎలుకతో చేయడం మంచిది ఎందుకంటే మీరు చాలా మంచి మొత్తాన్ని పొందుతారు కాబట్టి మీరు వాటిలో ఒకదానిని తీసుకోండి మరియు ఇది వారికి శీఘ్రంగా ఉంటుంది కాబట్టి మీకు వారి మరియు వారి తోక ఇలా ఉంటుంది మీరు ఒకదానిని ఈ దిశలో కదిలిస్తే మరొకటి రివర్స్ డైరెక్షన్ ఒకటి అది సవ్యదిశలో వెళితే మరొకటి రివర్స్ క్లాక్వైజ్కి వెళుతుంది కాబట్టి యాంటీ క్లాక్వైస్ ఫైన్ ఒకసారి మీరు అలా చేస్తే ఈ థ్రెడ్లు ఎలా బయటకు వస్తాయి నిర్దిష్ట ప్రోటోకాల్లు అనుసరించబడుతున్నాయి మరియు మీరు ఆన్లైన్కి వెళితే మీరు వాటిని కనుగొంటారు అయితే ఎలుక తోక కొల్లాజెన్ని ఈ విధంగా వేరుచేయడం జరుగుతుంది మరియు మీరు ఈ కొల్లాజెన్ని ఉపయోగించి మీరు 3 డి జెల్లను తయారు చేయగల జెల్లను తయారు చేయవచ్చు మరియు మీరు ద్రావణాన్ని ఏ స్థాయిలో పలుచన చేస్తున్నారో దానిపై ఆధారపడి మీరు సన్నని పొరలను తయారు చేయవచ్చు కాబట్టి మీరు కొల్లాజెన్ను ఎలా పొందగలరో ఇది సులభమైన మరియు సులభమైన మార్గం ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పిన తరువాత మనం తిరిగి వెళ్లి మనం మాట్లాడిన అన్ని ఉపరితలాలను మళ్లీ చూద్దాం కాబట్టి మీరు దానిని పరిశీలిస్తే ఇప్పుడు మనం లామినిన్ గురించి మాట్లాడాము ఆ గేమ్లో ఆర్నిథైన్ మరియు జెలటిన్ అనే మరో పదాన్ని చేర్చుదాం దాని గురించి నేను మాట్లాడలేదు ఇది ప్రాథమికంగా మీకు తెలిసిన మిశ్రమంగా ఉండే కొల్లాజెన్తో పాటు లామినిన్తో పాటు ఇది ఒక రకమైన మిశ్రమం అదే విషయం కానీ ఇవి అన్ని సహజ వనరులు ఇది మేము కాఫ్ స్కిన్ నుండి పొందగల సమయాల్లో జెలటిన్ మీరు చేపల చర్మపు జెలటిన్ను పొందవచ్చు మీరు జెలటిన్ను పొందగలిగే అనేక మూలాలు ఉన్నాయి కానీ ఇది ఏమీ కాదు కానీ ఇది సంక్లిష్టమైన కొల్లాజెన్ మాట్రిక్స్ చాలా అరుదుగా ఉపయోగించబడే మరొక సహజమైన బాహ్య కణ మాట్రిక్స్ ఉంది దీనిని కాంకానా వాలిన్ A అని పిలుస్తారు a లో Concana Valin A అనేది లెక్టిన్ అంటే ఏమిటి కాబట్టి లెక్టిన్లు కార్బోహైడ్రేట్ బైండింగ్ ప్రోటీన్లు కార్బో హైడ్రేట్ బైండింగ్ ప్రొటీన్లు మీ సెల్ ఉపరితలంపై చాలా కార్బోహైడ్రేట్ లేదా గ్లైకోప్రొటీన్లు మిగిలి ఉన్న సిద్ధాంతం ఉందని అనుకుందాం ఉదాహరణకు మీ దగ్గర ఇలాంటి కణం ఉంటే ఆ రకమైన దశలను కలిగి ఉండే కణాలు ఉన్నాయి ఇందులో చాలా గ్లైకోప్రొటీన్లు ఉన్నాయి ఇవి రిపోర్టింగ్ అంటే కార్బోహైడ్రేట్ మోయిటీతో కూడిన ప్రోటీన్ లాగా బయటకు వస్తున్నాయి ఇది గ్లైకోప్రొటీన్లోని కార్బోహైడ్రేట్ భాగాన్ని ఈ విధంగా చేరనివ్వండి కాబట్టి ఇవి గ్లైకాల్ ప్రోటీన్ ఇప్పుడు ఈ గ్లైకోప్రొటీన్లు ప్రస్తుతం ఉన్న లెక్టిన్లతో బంధిస్తాయి లెక్టిన్ కార్బోహైడ్రేట్తో బంధించగలదు ఎందుకంటే లెక్టిన్ కార్బోహైడ్రేట్ మోయిటీకి బంధించే ప్రోటీన్ ఇది నీలం రంగులో ఉన్న లెక్టిన్ అయితే మీరు తప్పనిసరిగా ఇలాంటిదే కలిగి ఉంటారు మీకు గ్లైకోప్రొటీన్ భాగం ఉంటుంది లేదా కార్బోహైడ్రేట్ భాగం ఈ విధంగా బంధిస్తుంది ఫోటోరిసెప్టర్ సెల్స్ వంటి కణాలు ఉన్నాయి ముఖ్యంగా చేపలు మరియు ఇతర జంతువుల ఫోటోరిసెప్టర్లు దీని నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఫోటోరిసెప్టర్ల నిర్మాణం మీకు గుర్తుంటే ఇలా కనిపిస్తుంది మన శరీరంలో రాడ్లు మరియు శంకువులు అనే 2 రకాల ఫోటోరిసెప్టర్లు ఉన్నాయి మరియు అవి ఇలా ఉంటాయి ఇవి శంకువులుగా కనిపిస్తాయి అయితే ఇక్కడ రాడ్ ఫోటోరిసెప్టర్లు ఉన్నాయి ఇవి రాడ్లు మీరు ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇవి కళ్ళలో ఉండే చాలా ప్రత్యేకమైన న్యూరానల్ నిర్మాణాలు కాబట్టి ఇది మీ కోన్ మరియు ఇది మీ రాడ్ మరియు మీ రోడాప్సిన్ అణువులు నేను పింక్ రంగులలో చూపుతున్న రాడ్ కోసం ఇక్కడ కూర్చున్నాయి అయితే రోడాప్సిన్లు ఇక్కడ కూర్చున్నాయి కోన్ల కోసం అవి ఏ రంగులను బట్టి కూలిపోతున్న అణువులు లేదా రంగు ఐడెంటిఫైయర్లను సూచిస్తున్నాయో ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ కణాలను పరిశీలిస్తే ఈ రకమైన కణాలలో ఆసక్తికరమైన భాగం ఏమిటంటే అవి చాలా విస్తరించిన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఈ నిర్మాణాల యొక్క ఇంద్రియ ఉపకరణం చాలా విస్తరించి ఉంది అంటే మిగిలిన సెల్లకు సంబంధించి పొడవు గురించి ఆలోచించండి కణ శరీరం యొక్క మిగిలిన భాగం చాలా చిన్నది మీరు చూసినట్లయితే ఇది అటాచ్మెంట్ భాగం ఇది మాత్రమే మిగిలి ఉంది అనే దాని గురించి మరచిపోండి ఆసక్తికరంగా ఈ కణాలు పాలీ డి లైసిన్ వంటి సబ్స్ట్రేట్లో వాటిపై దాడి చేయడం చాలా కష్టమని మేము గుర్తించాము దీనికి విరుద్ధంగా ఇవి కాంకానా వాలిన్ ఉపరితలంపై చాలా చక్కగా కట్టుబడి ఉంటాయి కాబట్టి మీరు ఈ ఉపరితలం ఇక్కడ స్పష్టంగా చదవడానికి నేను ఈ కాగితాన్ని పంపిణీ చేస్తాను ఇది చాలా గ్లైకోప్రొటీన్లను కలిగి ఉంది ఇది ఎరుపు రంగులో ఉంది నేను వాటిని ఓహ్ ప్రోటీన్ల వలె చూపిస్తున్నాను మరియు దానిపై నేను గ్లైకాల్ ఎంటిటీ లేదా కార్బోహైడ్రేట్ ఎంటిటీని చూపుతున్నాను అది గ్లైకోప్రొటీన్ ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి మీరు దీనికి దగ్గరగా ఒక కాంకానా వాలైన్ని తీసుకురండి కాంకానా వాలైన్ని ఆరెంజ్ కలర్తో సూచిస్తాం అవును ఆరెంజ్ కలర్ ఇక్కడ కాంకానా వాలైన్ మోయిటీని చూశాను ఈ కాంకానా వాలిన్తో చాలా ఆసక్తికరమైన సంశ్లేషణ ఉంటుంది ఎందుకంటే కాంకానా వాలిన్ సబ్స్ట్రేట్ మధ్య ఏదైనా పరస్పర చర్య ఉంటుంది ఎందుకంటే దానిలోని కార్బోహైడ్రేట్ ఎంటిటీకి సంబంధించినది మరియు ఇక్కడ ప్రోటీన్ భాగం మరియు ఇక్కడ కణ త్వచం ఉంది సెల్ రకం నుండి సెల్ రకం వరకు గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు దానిని నాలో వివరంగా లోతుగా రూపొందించాలి ఇతర కణాలతో పోలిస్తే ఏ ఎక్స్ట్రాసెల్యులర్ మాతృక మంచి చేస్తుందో గుర్తించడానికి వివరాలు మరియు ఇది ప్రయోగాల ద్వారా మాత్రమే వస్తుంది మీకు నిజంగా మంత్రదండంలో ఇష్టం లేదు నేను దీన్ని చేస్తాను ఇది పని చేస్తుంది ఇది నిజంగా ఎప్పుడూ అలా జరగదు ఈ ప్రయోగం మీకు తెలిసినట్లుగా గుర్తించడానికి మాకు చాలా రెండు సంవత్సరాలు పట్టింది concana valine బహుశా మెరుగైన సబ్స్ట్రేట్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ రాడ్ మరియు కోన్ కణాలు ఆ సమయంలో మనం ఈ రాడ్ మరియు కోన్ కణాలను ఫిష్ రెటీనా నుండి వేరుచేస్తున్నాము ఇది చాలా సులభం మరియు మీరు ప్రాథమిక సంస్కృతికి అటువంటి ఉదాహరణను ఎలా పొందగలరో నేను తదుపరి తరగతిలో వివరిస్తాను కాబట్టి PRని వేరుచేయడం అనేది రాడ్లు లేదా శంకువులు అయిన ఫోటోరిసెప్టర్ సెల్ని సూచిస్తుంది మీరు దీర్ఘకాలిక ROD మరియు CONE సంస్కృతిని ఎలా కలిగి ఉండవచ్చో గుర్తించడానికి మాకు కొంత సమయం పట్టింది మరియు మీకు సబ్స్ట్రేట్ ఉంటే మీరు దానిని కలిగి ఉండవచ్చని మేము గుర్తించాము కాబట్టి మేము ఈ కవర్ స్లిప్లను కలిగి ఉండటం చాలా ఆసక్తికరంగా ఉంది మరియు సరిగ్గా మేము కవర్ స్లిప్స్ సిద్ధం మార్గం కాబట్టి కవర్ స్లిప్లు అన్నీ కాంకానా వాలైన్తో పూత పూయబడ్డాయి మరియు ఇది కాంకానా వాలైన్ మరియు మేము కాంకానా వాలైన్ A వర్సెస్ పాలీ డి లైసిన్ అనే తులనాత్మక అధ్యయనం చేసాము మరియు చాలా రాడ్లు మరియు కోన్స్ కణాలు ఆ కాంకానా వాలైన్ సబ్స్ట్రేట్ను ఇష్టపడతాయని మేము గమనించాము అవి పాలీ డి లైసిన్కు ఖచ్చితంగా 0 కట్టుబడి పాలీ డి లైసిన్ సబ్స్ట్రేట్కు కట్టుబడి ఉండవు ఎక్స్ట్రాసెల్యులార్ మ్యాట్రిక్స్పై ఈ రకమైన ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇది మాకు చాలా అద్భుతమైన ద్యోతకం మరియు సెల్ కల్చర్ గురించి పూర్తిగా కొత్త కోణాన్ని తెరవగల అటువంటి కనుగొనబడని సంపద చాలా ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను దీనితో మరియు తదుపరి తరగతితో ఇక్కడ మూసివేస్తాను మరియు మేము సింథటిక్ సబ్స్ట్రేట్పై కొంచెం ఎక్కువ కొనసాగిస్తాము మరియు వీటిని నమూనా మరియు అన్ని ఇతర విషయాల కోసం ఎలా ఉపయోగించవచ్చు ధన్యవాదాలు